అందరికీ స్వాగతం నా పేరు సాకేత్ కుమార్ మరియు నా ప్రాజెక్ట్ పార్టనర్ పేరు నారాయణ కునాల్ మేము ఇద్దరమూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళము ఇప్పుడు మేము NodeMCU ESP8266 ను ఉపయోగించి ఇంటి ఆటోమేషన్ వ్యవస్థ నుంచి సమాచారము తీసుకొనుటకు మరియు ఇంటి విద్యుత్ పరికరాలు మార్పిడి చర్యలను నిర్ణయించుటకు ఉపయోగిస్తాము ఈ ప్రాజెక్టులో మేముNodeMCU ESP8266 ఫోర్ రిలే మాడ్యూల్ HCSR04 అనే అల్ట్రాసోనిక్ సెన్సార్ మరియు పవర్ మాడ్యూల్ అనే పరికరాలను ఉపయోగించాము ఇంకా మేము సమాచారం అనుసంధానము కొరకు వై ఫై మరియు C C అనేప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించాము మా ప్రాజెక్టు ఏవిధంగా పనిచేస్తుందో వివరిస్తాము మేము MQTT అనే బ్రోకర్ రెండవది subscriber NodeMCU అనేది subscriber మరియు MQTT Dash అనేది publisher ఉపయోగిస్తాము ఇప్పుడు మేము మొబైల్ ద్వారా విద్యుత్ పరికరాలను నియంత్రిస్తాము మరియు మొబైల్ ఉపయోగించి సమాచారాన్ని పంపిస్తాను పంపిన సమాచారము ఉపయోగించి NodeMCU అనేది దానికి నిర్దేశించిన పనిచేస్తుంది అంటే NodeMCU అనేది రిలే మాడ్యూల్ ద్వారా మనం కనెక్ట్ చేయబడిన fan bulb ఆపరేట్ చేస్తుంది ఇప్పుడు నేను నా ప్రాజెక్టు యొక్క డెమో అనేది బోర్డు లో ఉంటుంది ఇప్పుడు మేము డెమో చూపిస్తాము ఇక్కడ అ MQTT డాష్ అనే MQTT client పబ్లిషర్ గా పనిచేస్తుంది ఇక్కడ మనకు 4 port ఉన్నాయి ఒకటి రిలే పోర్ట్ 1 రెండవది ఒకటి రిలే పోర్ట్ 2 మూడవది ఒకటి రిలే పోర్ట్ 3 నాలుగవది ఒకటి రిలే పోర్ట్ 4 ఎప్పుడైతే మనము దీనిని క్లిక్ చేస్తాము అప్పుడు ఇది స్నోడెన్ సర్వర్ కి సమాచారం కనిపిస్తుంది పంపిస్తుంది ఆ సమాచారం ఆధారంగా NodeMCU దానికి అప్పగించిన పనిచేస్తుంది ఇప్పుడు మేము బటన్ని క్లిక్ చేస్తే బల్బు వెలుగుతుంది ఎప్పుడైతే బటన్ ఆఫ్ చేస్తే బల్బు ఆగిపోతుంది ఇదేవిధంగా మేము నాలుగు స్విచ్ లను కూడా అనుసంధానం చేశాము ఇప్పుడు మూడో స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది మరియు స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోతుంది ఇది మొత్తం కూడా ఎల్ఈడీ బల్బుల ఆన్ ఆఫ్ లతో బోర్డు మీద వచ్చే విధముగా తయారుచేశాను ఇప్పుడు మనము అల్ట్రాసోనిక్ సెన్సార్ ఉపయోగించి మోషన్ డిటెక్షన్ ఏ విధంగా చేయవచ్చు చూద్దాం మనము ఎప్పుడైతే ఐదు సెంటీమీటర్ల నుండి 50 సెంటీమీటర్ల మధ్య వరకు అల్ట్రాసోనిక్ దగ్గరికి వెళ్తామో అప్పుడు ఆటోమేటిక్ గా బల్బు వెలుగుతుంది ఇప్పుడు నేను దీన్ని ప్రాక్టికల్గా చూపిస్తాను నేను ఎప్పుడైతే 50 సెంటీమీటర్ల లోపు ఉంటానో అప్పుడు అవుతుంది ఎప్పుడైతే 50 సెంటీమీటర్ల దాటి వెళ్తాను అప్పుడు బల్బు దానికి అంతట అదే ఆగిపోతుంది ఇక్కడ NodeMCU server ఏదైతే పని చేసిందో దానిని ThingSpeak cloud కీ పంపించబడుతుంది దానికి సంబంధించిన సమాచారం మొత్తం ఇక్కడ ఉన్నది ఉన్నది అందరికీ స్వాగతం నా పేరు చంద్రాని రాయ్ చౌదరి నేను ఐఐటి ఖరగ్పూర్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్ ను ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ ను వివరిస్తాను ఆ ప్రాజెక్ట్ ఏంటంటే రహదారి ఉపరితల పర్యవేక్షణ గుర్తింపులు మరియు నోటిఫికేషన్లు ఉపయోగించాను ఇక్కడ అ సర్క్యూట్ అనేది NodeMCU ని కలిగి ఉంది మరియుNodeMCU అనేది MPU 6050 సెన్సార్సార్ sensor తో అనుసంధానించబడి ఉంది MPU 6050 సెన్సార్ అనేది అక్సర్ మీటర్ కు పంపించబడుతుంది ఈ సందర్భంలో నా లాప్ టాప్ సర్వర్గా ఉపయోగపడుతుంది ఇక్కడ పైతాన్ ప్రోగ్రాము ఉపయోగిస్తున్నాను MQTT అనేది ఒక publish subscribe ఉపయోగపడుతుంది ఇక్కడ HiveMQ బ్రోకర్ broker ను పబ్లిషింగ్ పర్పస్ గా మరియు క్లయింట్ అవసరం ఉన్నది నేను నా ఫోను ని ఒక క్లయింట్ గా ఉపయోగిస్తున్నాను ఈ క్లైంట్ అనేది MQTT క్లైంట్ మరియు ఇది రోడ్డు యొక్క సమాచారము గ్రహిస్తుంది ఉదాహరణకు ఈ MQTT క్లైంట్ అనేది రోడ్డు యొక్క పరిస్థితి అని గ్రహించి దానికి అంతటి అదే మనకు చూపిస్తుంది దీని నుంచి మనకు కావలసిన సమాచారాన్ని మనకు లభిస్తుంది ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం రోడ్డు పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకోవడం అనగా రోడ్డు పరిస్థితి బాగుందా లేదా రోడ్డు ఉపరితలము ఏమైనా గతుకులు గా ఉన్నదా లేదా ఎక్కడైనా గుంతలు ఎక్కడైనా ఉన్నదా మరియు రోడ్ యాక్సిడెంట్ లు కూడా నివారించవచ్చు నేను ఇప్పుడు నా ప్రాజెక్ట్ వర్క్ డెమో నీకు చూపిస్తాను ఇక్కడ car అనేది సర్క్యూట్ ను కలిగి ఉంటుంది ఆ కారు అనేది అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది మరియు ఆ కారు నుంచి రోడ్డు ఉపరితలం కు సంబంధించిన సమాచారం ఇస్తుంది ఇప్పుడు మన మొదటి ఉదాహరణలో రోడ్డు పరిశీలన చాలా బాగుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మనకు వచ్చిన ఔట్పుట్ అనేది స్మూత్ గా ఉన్నది మనకు ఎప్పుడైతే రోడ్డు పరిస్థితి బాగోలేదు బాగోలేదొ అంటే గుంతలు ఉన్నా రోడ్డు సర్వీస్ లో ఉన్నా ఆక్సిడెంట్ అవ్వటానికి ఏమైనా పరిస్థితులు ఉన్నా ఈ సమాచారం కారు నుంచి నా సర్వర్కు పంపించబడుతుంది ఇప్పుడు సర్వర్ అనేది రోడ్డు పరిస్థితి తెలిపింది రోడ్డు పరిస్థితి బాగున్నప్పుడు రోడ్డు యొక్క స్థితి స్మూత్ గా ఉన్నది అని కారు నుంచి సమాచారము సర్వర్ కు పంపించబడుతుంది సర్వర్ లో HiveMQ బ్రౌజర్ ఉన్నది ఇక్కడ మనకు ఎన్ని సందేశములు వచ్చినవు మనకు తెలుస్తుంది మీరు గనక పరిశీలించినట్లయితే ఇప్పుడు 190 సందేశములు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా వాటికి అంతట అవే వచ్చినవి అందరికీ నమస్కారం నా పేరు అరుణ్ మరియు నా మిత్రుడు పేరు అబ్బాస్ మేము ఇద్దరము కూడా ఐఐటీ ఖరగ్పూర్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో చదువుతున్నాము నా ప్రాజెక్టు స్మార్ట్ డోర్ బెల్ అంటే ప్రస్తుతం ఉన్న డోర్ బెల్ ను IoT technology ఉపయోగించి మెరుగు పరచుట ప్రస్తుత కాలంలో ఉన్న డోర్ బెల్స్ సౌండ్ నోటిఫికేషన్ వ్యవస్థను ఇప్పుడున్న దానికన్నా మెరుగ్గా చేయవచ్చు అది ఏమిటంటే ఎవరైనా మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న సీసీ కెమెరాల లేదా మరే ఇతర పరికరములు ఆధారంగా ఎవరు వచ్చారు అని మనము తెలుసుకోవచ్చు ఇప్పుడు మనము IoT టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడున్న డోర్ బెల్ వ్యవస్థ కంటే మెరుగైన వ్యవస్థను తయారు చేస్తాము ముఖ్యముగా ఈ ప్రాజెక్టులో మూడు ఉపయోగాలను పొందుపరిచాము మొదటిది ఏమిటంటే ఎవరైనా డోర్ బెల్ ను మోగిస్తే ఇంట్లో ఎవరూ లేనప్పటికీ కొత్త డోర్ బెల్ వ్యవస్థ ద్వారా ఇంటి యజమానికి ఈ సందేశము స్మార్ట్ ఫోన్ ద్వారా IoT టెక్నాలజీ ఉపయోగించి పంపబడుతుంది రెండవది ఏమిటంటే ఎవరైనా సరే మీ ఇంటి దగ్గర డోర్ బెల్ మోగించకుండా తిరుగుతూ ఉన్నట్లయితే మనము ఆ విషయాన్ని డిస్టెన్స్ సెన్సార్ ఉపయోగించి ఆ దగ్గరలో ఉన్న వ్యక్తి యొక్క సమాచారం ను వ్యక్తి యొక్క ఫోటోతో సహా ఇంటి యజమానికి లేదా ఎవరికైనా మరియు అతను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పంపించవచ్చు ఇక మూడవది ఏమిటంటే ఎప్పుడైనా ఇంటి యజమాని అతని ఇంటి చుట్టుపక్కల ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే అతను వేరొక ప్రాంతం నుంచి అతని ఇంటి పరిసర ప్రాంతాలను ఫోటోలు తీయవచ్చు అంతేకాకుండా టెక్నాలజీ ఉపయోగించి మనము ఆ ఫోటోలను మన డోర్ బెల్ నుంచి ఇంటి యజమాని స్మార్ట్ ఫోన్ కు పంపించవచ్చు ఈ ప్రాజెక్టు లో ముఖ్యముగా వైఫై ఉపయోగిస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది IoT టెక్నాలజీతో చేయబడిన డోర్ బెల్ ఇందులో రాస్బెర్రీ Pi కెమెరా డిస్టెన్స్ సెన్సార్ మరియు బటన్ కలిగి ఉన్నవి కెమెరా అనేది లోపలివైపు ఉన్నది ఇక్కడ ఉన్న బటన్ బెలూన్ ను మ్రోగించు టకు లోపలివైపు అమర్చబడిన ది డిస్టెన్స్ సెన్సార్ ఎవరైనా అపరిచిత వ్యక్తులు మన ఇంటి దగ్గర తిరుగుతున్నారో తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము మరియు కెమెరా వారి యొక్క ఫోటోను తీయడానికి ఉపయోగిస్తాము ఈ ప్రాజెక్టు యొక్క ఆర్కిటెక్చర్ కనుక చూసినట్లయితే Raspberry Pi 5 మెగాపిక్సల్ కెమెరాతో అనుసంధానించబడింది మరియు జి పి ఐ ఓ పిన్స్ ను ఉపయోగించి డిస్టెన్స్ సెన్సార్ మరియు బటన్ ను కూడా అనుసంధానించబడింది అంతేకాకుండా మీరు వేరొక మెషిన్ లో ఉన్నపనిచేస్తు ఉన్న ను సర్వర్ చూడవచ్చు ఆ సర్వర్ రెస్ట్ REST API సర్వర్ server ఇప్పుడు మనము మస్కిటో చేస్తాము మనం తెలిసిన ముఖముల యొక్క డాటాబేస్ కలిగి ఉన్నాము ఇప్పుడు మనము వివిధ రకమైన మనుషుల యొక్క ముఖములను వివిధ folders లో ఉంచుతాము ఉదాహరణకు కుటుంబ సభ్యుల యొక్క ముఖములను ఒక folder ఉంచుతాము మరియు స్నేహితులు యొక్క ముఖములను వేరొక folder ఉంచుతాము ఆ విధముగా దాచిన ముఖములతో HCM వర్గీకరణ చేస్తాము ఆ విధముగా వర్గీకరణ చేసిన ముఖములను REST API server ద్వారా ముఖములను ప్రాసెస్ చేసి ఫోటో తీసిన మనిషి ముఖము మన డాటాబేస్ లో ఉన్నదో లేదో తెలుసుకుంటాము మనకు తెలిసిన ముఖము అయితే మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చారు అని అర్థం ఒకవేళ మనకు తెలియని ముఖము గనుక వస్తే ఆ ఇంటి యజమానికి ఒక సమాచారం చేరవేసింది ఆ సమాచారం ఏమిటంటే ఎవరో అపరిచిత వ్యక్తులు మన ఇంటి పరిసర ప్రాంతంలో తిరుగుతున్నారు అని పై రెండు పరిస్థితుల్లో కూడా మన ఫోన్లో ఇన్స్టాల్ చేయబడిన MQTT డాష్ అనేది ఆండ్రాయిడ్ app కు నోటిఫికేషన్ పంపిస్తుంది మీరు ఇక్కడ చూపబడిన ఆండ్రాయిడ్ ఆప్ నుంచి మీ యొక్క డోర్ బెల్ ను ఎక్కడి నుంచైనా ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ చూపిన విధముగా క్లిక్ చేస్తే Raspberry pi కెమెరా సహాయంతో ఫోటో తీయగలదు మీరు కెమెరా గురించి ఈ సమయంలో కు పంపిస్తుంది ఇప్పుడు మీరు మీ ఇంటి ముందు ఎవరు ఉన్నారో తెలుసుకోవచ్చు ఇదే విధముగా బటన్ మరియు డిస్టెన్స్ సెన్సార్ కూడా పనిచేస్తాయి ధన్యవాదములు